ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలసిస్ అండ్ డిజైన్ యొక్క మాడ్యూల్ 5 కు స్వాగతం నేను నిర్దిష్ట లక్ష్యాలలోకి వచ్చేముందు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్స్ రూపకల్పన విస్తృత విధానం ఎలా ఉండాలో ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుతాము కోర్సులో మనం ఇప్పటివరకు చర్చించిన ప్రధాన అంశాలను త్వరగా తిరిగి చూద్దాం మొదట్లో మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎందుకు విఫలమైందని మాట్లాడుకున్నాము మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లు అంతర్గతంగా సంక్లిష్టంగా ఉన్నాయని గుర్తించాము మరియు ప్రాబ్లం డొమైన్ నుండి సంక్లిష్టత యొక్క 4 ప్రాధమిక అంశాలు ఉన్నాయి అభివృద్ధి ప్రక్రియలో ఇబ్బంది అభివృద్ధి నిర్వహణలో ఇబ్బంది ఫ్లెక్సిబిలిటీ మరియు సాఫ్ట్వేర్ వ్యవస్థల యొక్క డిస్క్రీట్ వ్యవస్థల నిర్మాణం వల్ల వచ్చే సమస్యలు ఆ తర్వాత మనము విభిన్న సంక్లిష్ట వ్యవస్థల మధ్య సామాన్యత ఉందో లేదో అర్థం చేసుకోవడానికి విభిన్న సంక్లిష్ట వ్యవస్థలను సహజ మానవ నిర్మిత సాంఘిక మొదలైన వ్యవస్థలను అధ్యయనం చేయడానికి ప్రయత్నించాము సంక్లిష్ట వ్యవస్థల కోసం 5 వేర్వేరు లక్షణాలను మనము గుర్తించాము క్రమానుగత నిర్మాణం నుండి ప్రారంభమయ్యే ప్రిమిటివ్ సాపేక్ష ప్రిమిటివ్ లేదా బిల్డింగ్ ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ విషయాల విభజన సాధారణ నమూనాలు మరియు స్థిరమైన ఇంటర్మీడియట్ రూపం వీటిని ఉపయోగించుకొని మనము సంక్లిష్టతను ఎలా నిర్వహించగలం అనే దాని గురించి దీనికి ముందు మాడ్యూల్లో చర్చించాము సంక్లిష్ట సాఫ్ట్వేర్ వ్యవస్థ యొక్క రూపకల్పన అభివృద్ధి ప్రక్రియ యొక్క సంక్లిష్టతను వ్యవస్థీకృత విధానం పరంగా విభజించవచ్చని మనము గమనించాము ఇది ప్రధానంగా సంక్లిష్ట వ్యవస్థను ప్రతిబింబింపచేసే 2 ఆర్తోగోనల్ కొలతలు ఆబ్జెక్ట్ మరియు క్లాస్ సోపానక్రమం కలిగిన కానానికల్ రూపం మరియు సంక్లిష్ట వ్యవస్థల యొక్క 5 ప్రాథమిక లక్షణాల ద్వారా నడపబడుతుంది అదే సమయంలో ఒక నిర్దిష్ట సమయంలో పరిమిత సంఖ్యలో సమాచార భాగాలను నిర్వహించగలిగే పరిమిత మానవ సామర్థ్యం నుండి కొంచెం అస్తవ్యస్తమైన సంక్లిష్టత తలెత్తుతుంది కాబట్టి వీటిని ఉపయోగించుకొని ప్రస్తుత మాడ్యూల్లో సంక్లిష్ట వ్యవస్థల రూపకల్పన కోసం కొన్ని ప్రాథమిక వ్యూహాల గురించి చర్చించాలనుకుంటున్నాము డిజైన్ మరియు మోడల్ యొక్క మన అవగాహన ఏమిటో మనము నిర్వచిస్తాము అవుట్లైన్ ప్రధానంగా డికాంపొజిషన్ ఆబ్స్ ట్రాక్షన్ మరియు సోపానక్రమం యొక్క పాత్రల పరంగా మొత్తం రూపకల్పన ప్రక్రియను చేరుకోవడం గురించి ఉంటుంది కాబట్టి మనము డికాంపొజిషన్ పాత్రను విశ్లేషించడంతో ప్రారంభిస్తాము డికాంపొజిషన్ నిర్మాణం ఉందని మనం చూసినట్లుగా వ్యవస్థ యొక్క డికాంపొజిషన్ ఎన్నో వివిధ రీతులలో సాధ్యమవుతుందని మనము చూసాము ఇప్పుడు మనకు ఒక వ్యవస్థను ఇస్తే ఈ డికాంపొజిషన్ ఎలా చేయగలుగుతాము అనేది మనం నిజంగా పరిశీలన చేయాలనుకుంటున్నాము మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధి సాధనలో గత 50 60 సంవత్సరాల్లో ప్రధానంగా 2 విధానాలు ఉన్నాయని మనము గమనించాము మొదటిది అల్గోరిథమిక్ డికాంపొజిషన్ విధానం మరియు రెండవది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ విధానం మనము వాటిలో ప్రతిదానిని పరిశీలించి చివరికి ఒకదాని పై మరొకటి ఏ ప్రయోజనం కలిగి ఉందో పోల్చి చూస్తాము కాబట్టి అల్గోరిథమిక్ డికాంపొజిషన్ ఇది ఖచ్చితంగా చాలా ప్రాథమికమైనది ఇవన్నీ చాలా కాలం నుండి ఉన్నాయి మరియు ప్రధానంగా టాప్ డౌన్ స్ట్రక్చర్డ్ విధానం ఒక సమస్యను ఇస్తే మీరు మనము దీనిని 2 లేదా అంతకంటే ఎక్కువ సాధారణంగా ప్రకృతిలో సరళమైనవి మరియు వాటి పరిష్కారాలు కలిసి మొత్తం సమస్యను పరిష్కరించగల అనేక విభిన్న ఉప సమస్యలుగా విభజించవచ్చు చాలా నిర్దిష్ట పరంగా మనము బైనరీ సెర్చ్ మరియు మ్యాచ్ సార్ట్ మరియు అలాంటి వాటిని చేసేటప్పుడు డివైడ్ కాంక్వెర్ అల్గోరిథమిక్ పారాడిగ్మ్స్ క్రింద ఈ రకమైన విధానాన్ని అధ్యయనం చేసాము కాబట్టి సాధారణంగా ముఖ్యమైన ప్రాసెసింగ్ దశల పరంగా సమస్యను డికంపోస్ చేసే విధంగా అల్గోరిథమిక్ డికాంపొజిషన్ ను మనం పరిశీలిస్తాము కాబట్టి అల్గోరిథమిక్ డికాంపొజిషన్లో గమనించవలసిన ప్రధాన విషయం ఏమిటంటే మీరు ముఖ్యమైన ప్రాసెసింగ్ దశల పరంగా సమస్యను డికంపోస్ చేస్తారు కాబట్టి అల్గోరిథమిక్ డికాంపొజిషన్లో అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే మీరు ప్రాసెసింగ్ దశలను గుర్తించి ఆపై కీ ప్రాసెసింగ్ దశలను గుర్తించి మొత్తం సమస్యను దాని పరంగా డికంపోస్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఈ ఉదాహరణ మన టెక్స్ట్ బుక్ నుండి వచ్చింది కాబట్టి ఇక్కడ సమస్య ఫైల్ను అప్డేట్ చేయడం కాబట్టి ఇది మనము పరిష్కరించడానికి పరిష్కరించడానికి కావలసిన ఉన్నత స్థాయి సమస్య కాబట్టి అలా చేయడం కోసం ఖచ్చితంగా ఒక ఫైల్కు కొంత మాస్టర్ ఏరియా ఉంటుంది అక్కడ ఫైల్ గురించి సమాచారం వ్రాయబడుతుంది అప్పుడు ఫైల్ యొక్క ఫార్మాట్ అప్పుడు అనేక మ్యాచింగ్ మరియు అప్డేట్ ఆపరేషన్లు చేయవలసి ఉంది నేను ఫైల్ను అప్డేట్ చేస్తున్నట్లయితే క్రొత్త మాస్టర్ ఏరియాను ఉంచవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ నవీకరణ ఫైలు ఆధారంగా నవీకరణ ఫైలు యొక్క ఈ మొత్తం పని ఈ పొరలో ఇవ్వబడిన అనేక ఉప పనులు లేదా ఉప లక్ష్యాల పరంగా విభజించబడింది కాబట్టి ఇది ఒక స్థాయి డికాంపొజిషన్ ఎక్కడైతే పనులు డికంపోస్ చేస్తారో దాని మొదటి స్థాయి ఇది అప్పుడు మీరు ఈ పనులలో ఏదైనా ప్రత్యేకమైన వాటిపై దృష్టి కేంద్రీకరిస్తే ఒకవేళ గెట్ మాస్టర్ ఏరియా అనుకుంటే అది ఈ పనిని సాధించవలసి ఉంటుంది అప్పుడు గెట్ ఓకే మాస్టర్ మరియు ఎక్స్పాండ్ వంటి ఇతర ఉప పనులకు వెళ్లడం ద్వారా ఇది చేయవచ్చు మరియు ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ఉప పనులు ఏమిటో ప్రతి వివరాలు మీకు ప్రత్యేకంగా అర్థం కాకపోతే అది నిజంగా పట్టించుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే మనము వివరించడానికి ప్రయత్నిస్తున్నది డికాంపొజిషన్ చేయడం ఎలా అనేదానికి విస్తృత ఆలోచన కాబట్టి ఈ మొత్తం ట్రీ మీద రూట్ స్థాయి మరియు 234 మరియు 5 స్థాయిలు ఉన్నాయని మీరు చూడవచ్చు మనము ఈ సమస్యను అల్గోరిథమిక్ డికాంపొజిషన్ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము మరియు మనము ఒక స్థాయికి చేరుకున్నప్పుడల్లా అంటే ఇతర ఉప పనులు లేని గెట్ అప్డేట్ కార్డ్ యాడ్ చెక్సమ్ టాస్క్లు ఇది నేరుగా ఒక అల్గోరిథం పరంగా ఒక నిర్దిష్ట ఫంక్షన్ పరంగా అమలు చేయగల స్థాయిలో ఉందని అర్థం కాబట్టి ఇది ఒక సమస్యను డికంపోస్ చేసి దాన్ని పరిష్కరించడం ప్రారంభించడానికి ఒక మార్గం మరియు ఈ ప్రత్యేకమైన చార్ట్ ని స్ట్రక్చర్ చార్ట్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది పనులు ఎలా నిర్మాణాత్మకంగా ఉన్నాయో చూపిస్తుంది మరియు ఈ ప్రత్యేక సందర్భంలో ఈ చార్ట్ ఒక ఎక్స్పర్ట్ సిస్టం టూల్ నుండి రూపొందించబడింది కాబట్టి ఇది ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే దీని అర్థం దీనిపై కొంచెం ఆటోమేషన్ చేయవచ్చు దీని ఇన్పుట్ ఒక డేటా ఫ్లో డయాగ్రమ్ ఈ చర్చల సమయంలో డేటా ఫ్లో డయాగ్రమ్ ఏమిటో మీకు ఇప్పుడే తెలియకపోవచ్చు మనము డేటా ఫ్లో డయాగ్రమ్ గురించి కూడా మాట్లాడుతాము కానీ ఎక్స్పర్ట్ సిస్టం టూల్ సిస్టమ్ ద్వారా డేటా ఎలా వెళుతుందో ప్రాథమికంగా చెప్పే డేటా ఫ్లో డయాగ్రమ్ ని తీసుకొని అల్గోరిథమిక్ డికాంపొజిషన్ యొక్క ఈ నిర్మాణ చార్ట్ ని తయారు చేస్తుంది కాబట్టి ఇందులో ఇది సమస్యను ఇక్కడ ఉన్న గెట్ ఫార్మాటెడ్ అప్ డేట్ లేదా ఇక్కడ ఉన్న యాడ్ చెక్సమ్ వంటి చాలా నిర్దిష్టమైన విభిన్న దశలుగా విభజించింది లేదా వాటిలో కొన్ని ప్రిమిటివ్ పనులు మరియు కొన్ని ఇప్పటికీ మరింత ఉపవిభాగాలుగా విడదీయవలసివున్న కాంపోజిట్ పనులు కాబట్టి మీరు మొత్తం పనిని చూసే అల్గోరిథమిక్ డికాంపొజిషన్ ప్రాథమిక విధానం ఇది మనము ప్రాథమికంగా ప్రాసెసింగ్ లాజిక్ ద్వారా వెళ్తున్నాము వాటిని ఉప టాస్క్లుగా విభజించడానికి ప్రయత్నిస్తాము సబ్టాస్క్ను తీసుకొని మరియు మీరు నేరుగా పరిష్కరించగల ప్రిమిటివ్ పనుల్లోకి వచ్చే వరకు దాన్ని చిన్న సబ్టాస్క్లుగా విభజించడానికి ప్రయత్నిస్తాము దీనికి విరుద్ధంగా దీనికి విరుద్ధంగా మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ చేయవచ్చు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్లో మనము నిర్దిష్ట పనులను చూడము ప్రాబ్లం డొమైన్ యొక్క ముఖ్య సంగ్రహణల ప్రకారం వ్యవస్థను డికంపోస్ చేయటానికి ప్రయత్నిస్తాము అంటే ప్రాబ్లం డొమైన్ యొక్క పదజాలం గురించి నేరుగా పరిశీలిస్తాము ప్రాబ్లం డొమైన్ దేని గురించి మాట్లాడుతుంది ఫైల్ను నవీకరించడం అంటే ప్రాథమిక అంశాలు ఏమిటి ప్రాథమిక ఎంటిటీలు ఏమిటి ప్రాథమిక ఏజెంట్ల గురించి ప్రాబ్లం మాట్లాడుతుంది మరియు మనము ఆ ముఖ్య భావనల పరంగా వ్యవస్థను డికంపోస్ చేయటానికి ప్రయత్నిస్తాము ముఖ్య ఆలోచనలను మనము ఇక్కడ ముఖ్య సంగ్రహణలుగా సూచించాము మరియు తరువాత మోడల్ చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము కనుక ఇది అల్గోరిథమిక్ విధానం వెళ్లే విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నవీకరణ ప్రాతినిధ్యం యొక్క అదే సమస్య కోసం ఇక్కడ మనము ప్రాథమికంగా సమస్యను వివిధ విభిన్న ఏజెంట్లగా విభజిస్తాము మనము చెప్పేది మాస్టర్ ఫైల్ సహజంగానే అది ఇతర ఫైళ్ళకు ఏమి జరుగుతుందో ట్రాక్ చేయాలి ఇది ఫైల్ ఆఫ్ అప్డేట్ ఇది అప్డేట్ టు కార్డు చెక్సమ్ మరియు మొదలైనవి వాటిలో ప్రతి ఒక్కటి ఒక ముఖ్యమైన భావన ఇది మొత్తం ప్రాబ్లం డొమైన్లో ఒక ముఖ్య సంగ్రహణ మరియు మీరు బాణాలను పరిశీలిస్తే ఈ బాణాల అర్థం ఏమిటంటే ఫైల్ ఆఫ్ అప్డేట్ అనేది ఈ ఆపరేషన్లకు మద్దతు ఇచ్చే ఒక ఆబ్జెక్ట్ అంటే మాస్టర్ ఫైల్ గెట్ ఫార్మాటెడ్ అప్డేట్ ఆపరేషన్ ని ఫైల్ ఆఫ్ అప్డేట్ ఆబ్జెక్ట్ పైన ఇన్వోక్ చేయగలదు లేదా మాస్టర్ ఫైల్ గెట్ పుట్ క్రియేట్ ఆపరేషన్లను మాస్టర్ రికార్డ్ ఆబ్జెక్ట్ పైన ఇన్వోక్ చేయగలదు కాబట్టి వీక్షణ పూర్తిగా భిన్నంగా మారింది ప్రత్యేకమైన గెట్ ఫార్మాటెడ్ అప్డేట్ కార్యాచరణ మరియు దాని విభజన లేదు బదులుగా అది వేర్వేరు ఆబ్జెక్ట్ల పరంగా పంపిణీ చేయబడుతుంది మరియు ఆ ఆబ్జెక్ట్లు గుర్తించిన ఆబ్జెక్ట్లు ఇవి ప్రాబ్లం డొమైన్ నుండి నేరుగా గుర్తించబడతాయి ఇక్కడ ఇవి పదాలు ఇవి ప్రాబ్లం డొమైన్ వ్యవహరించే పదజాలం అని మనము కనుగొన్నాము కాబట్టి అల్గోరిథమిక్ డికాంపొజిషన్ విధానంతో పోలిస్తే ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ విధానం చాలా భిన్నంగా ఉంటుంది మొదటి విషయం ఏమిటంటే మనము మొత్తం ప్రపంచాన్ని స్వయంప్రతిపత్త ఏజెంట్ల సమూహంగా చూస్తాము ఈ స్టేట్మెంట్ ఒక చిన్న సంక్షిప్త ప్రకటన అయితే ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ గురించి వాస్తవానికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ గురించి చాలా బలమైన స్టేట్మెంట్ అందువల్ల మనము ఈ మొత్తం మొత్తం వ్యవస్థను కొన్ని స్వయంప్రతిపత్త ఏజెంట్ల సమాహారంగా భావిస్తాము అటానమస్ అంటే క్రియాశీల ఎంటిటీలు అవి వాటి స్వంత పద్ధతిలో ప్రవర్తించ గలవు మనం కళ్ళు మూసుకుని విశ్వంలో అనేక ఏజెంట్లు ఉన్నట్లు తేలియాడుతున్నట్లు వ్యవస్థ గురించి ఆలోచించటానికి ప్రయత్నిస్తే వాటిలో ప్రతి ఒక్కటి దాని ప్రవర్తన ఏమిటో ఇతరులు ఏమి చేయమని కోరిన దాని ఆధారంగా మరియు ఇతరులను ఏమి చేయాలో అభ్యర్థించాల్సిన దాని ఆధారంగా స్వతంత్రంగా పనిచేయగలవు కాబట్టి మనము ఆ అంశాలను పరిశీలిస్తాము కానీ ఇది ప్రాథమిక దృక్పథం అని గుర్తుంచుకోండి అంటే చాలా స్వయంప్రతిపత్త ఏజెంట్లు ఏదో ఒక ఉన్నత స్థాయి ప్రవర్తనను నిర్వహించడానికి పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తాయి కాబట్టి ఎలా ఉంటుందో చెప్పనివ్వండి మన గెట్ ఫార్మాటెడ్ అప్డేట్ యొక్క అసలు కార్యాచరణ ఎలా జరుగుతుంది ఇది ఇప్పుడు అల్గోరిథం వలె తీసివేయబడింది కాబట్టి దీనిపై మనకు నిర్దిష్ట అల్గోరిథం లేదు ఇది ఇప్పుడు ఫైల్ ఆఫ్ అప్డేట్ ఆబ్జెక్ట్ తో ఆపరేషన్గా మారింది మీకు దీని గురించి అస్పష్టంగా ఉంటే ఒక అడుగు వెనక్కి వెళ్దాం మరియు మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఫైల్ ఆఫ్ అప్డేట్ ఈ ఆబ్జెక్ట్ దీనిని ఒక మెథడ్ గా కలిగి ఉంది మాస్టర్ ఫైల్ దీనిని ఈ నిర్దిష్ట ఆబ్జెక్ట్ కు అభ్యర్థనగా పెట్టగలదు కాబట్టి ఇది తేడా ఇది అల్గోరిథమిక్ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ మధ్య జరుగుతున్న నిర్మాణంలో మార్పు అందుకే ఇప్పుడు ఈ గెట్ ఫార్మాటెడ్ అప్డేట్ ఈ ఆబ్జెక్ట్ తో అనుబంధించబడిన ఆపరేషన్గా మారుతుందని మనము చెబుతున్నాము అదేవిధంగా మనము దీనిని ఫైల్ ఆఫ్ అప్డేట్ లో గెట్ ఫార్మాటెడ్ ఆబ్జెక్ట్ అని పిలిచినప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ ఈ ఆపరేషన్ అప్డేట్ టు కార్డు అనే మరొక ఆబ్జెక్ట్ ను సృష్టిస్తుంది కనుక ఇది అప్డేట్ టు కార్డు అయిన ఒక ఆబ్జెక్ట్ ను సృష్టిస్తుంది నేను ఆ డయాగ్రమ్ లో మీకు చూపించినట్లుగా ఇక్కడ ఈ ఆబ్జెక్ట్పై ఆపరేషన్ ఇన్వోక్ చేయబడినందున తద్వారా ఇది కార్డ్ ఆబ్జెక్ట్కు కొత్త అప్డేట్ ను ఉత్పత్తి చేసే గెట్ రీఫార్మాట్ ను ఇన్వోక్ చేస్తుంది కాబట్టి మొత్తం విషయం మోడల్ చేయబడిన విధానం మొత్తం విషయం ఇప్పుడు డికంపోస్ చేయబడుతున్న మరియు ప్రాతినిధ్యం వహించే విధానం చాలా భిన్నంగా ఉంటాయి మరియు అన్నీ స్వయంప్రతిపత్త ఏజెంట్ల యొక్క ఈ భావన పరంగా ఉన్నాయి ఇవి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఫైల్ ఆఫ్ అప్డేట్ ఆబ్జెక్ట్ అప్డేట్ టు కార్డు ఆబ్జెక్ట్ ఇవి అంతకుముందు అల్గోరిథమిక్ విధానం కోసం పూర్తి పనుల ఉప టాస్క్ల డికాంపొజిషన్ పరంగా ప్రాతినిధ్యం వహించే కార్యాచరణను సాధించడానికి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి కాబట్టి ప్రతి ఆబ్జెక్ట్కు దాని స్వంత ప్రత్యేకమైన ప్రవర్తన ఉంటుంది మరియు ప్రతి ఒక్కటి వాస్తవ ప్రపంచంలో ఏదో ఒక దానికి నమూనాగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇదే ఈ దశలో చూడటం అంత సులభం కాదు మీకు గందరగోళంగా ఉండవచ్చు మీరు మరింత ఎక్కువ ఉదాహరణలు చేస్తున్నప్పుడు ఇది స్పష్టమవుతుంది కానీ ఈ స్వయంప్రతిపత్త ఏజెంట్లు యాదృచ్ఛికం కాదని గుర్తుంచుకోండి ప్రతి స్వయంప్రతిపత్త ఏజెంట్ మీ వద్ద ఉన్న ప్రాబ్లం డొమైన్లో ఏదో ఒక ప్రాథమిక భావనకు వాస్తవ ప్రపంచంలో ఏదో ఒక ప్రాథమిక యూనిక్ ప్రవర్తనకు అనుగుణంగా ఉండాలి అప్పుడే మీ డిజైన్ నిజంగా ప్రభావవంతంగా మారుతుంది సమయం 1618 స్లైడ్ చూడండి కాబట్టి ఒక ఆబ్జెక్ట్ కేవలం స్పష్టంగా నిర్వచించబడిన ప్రవర్తనను ప్రదర్శించే ఒక స్పష్టమైన ఎంటిటీ స్పష్టమైన అనడంలో ఉద్దేశం ఏమిటంటే వాస్తవ ప్రపంచంలో ఇది కొంత సరైన ఉనికిని కలిగి ఉంది మరియు ఇది మనము చేయమని అడిగే పనులను చేయగలదు మరియు అవి దీన్ని ఎలా చేస్తాయంటే ఇది ఆసక్తికరంగా ఉంటుంది వాటికి సందేశాలు పంపడం ద్వారా అవి దీన్ని చేస్తాయి ఇది ఆబ్జెక్ట్లు చేయగల ప్రధాన విషయం అవి స్వయంప్రతిపత్త ఏజెంట్లుగా తమంతట తాముగా ఉండగలవు మనము ఆపరేషన్లు అని చెప్పే కొన్ని పనులను అవి చేయగలవు మరియు అవి కొన్ని పనులను చేయడం కోసం ఇతర ఆబ్జెక్ట్లకు కొంత సమాచారాన్ని కొన్ని సందేశాలను పంపవచ్చు ఇది మొత్తం వీక్షణ మరియు ఈ మొత్తం దృశ్యం ఆబ్జెక్ట్ల మీద ఇంకా చెప్పాలంటే స్వయంప్రతిపత్త ఏజెంట్ల మీద ఆధారపడి ఉంటుంది కానీ అవి చేసే నిర్దిష్ట అల్గోరిథంలపై కాదు దీనిని మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ అని పిలుస్తాము కాబట్టి మన డికాంపొజిషన్ గురించి మనం ఇలాగే ఆలోచిస్తే మన సమస్య ఎలా పరిష్కరించబడుతుందో చూద్దాం ఒక అల్గోరిథమిక్ డికాంపొజిషన్ చేసినట్లయితే సమస్య ఎలా పరిష్కరించబడుతుందో మనందరికీ తెలుసు కంప్యూటింగ్ మోడల్ అంటే ఏమిటో మనందరికీ తెలుసు కంప్యూటింగ్ మోడల్ అంటే ఏమిటి అల్గోరిథంలు ప్రాథమికంగా కొన్ని ఉన్నత స్థాయి భాషలలోని ఫంక్షన్లకు అనుగుణంగా ఉంటాయి మరియు CPU లో ఫంక్షన్లను వొన్యుమాన్ మోడల్ లో అమలు చేయవచ్చని ఎల్లప్పుడూ మనకు తెలుసు ఏదైనా అల్గోరిథం అమలు చేయవచ్చు లేదా నేను నైరూప్య పరంగా మాట్లాడితే ట్యూరింగ్ మెషీన్లను ఉపయోగించి అల్గోరిథంలు అమలు చేయబడతాయి కాబట్టి ఇది ఎల్లప్పుడూ మెమరీలో డేటాను కలిగి ఉంటుందని మనకు తెలుసు ఇది ఇన్స్ట్రక్షన్స్ పరంగా చేయగల ఇన్స్ట్రక్షన్స్ లేదా ఆపరేషన్స్ లేదా ప్రిమిటివ్ టాస్క్ లను కలిగి ఉంటుంది ఇది డేటాను తీసుకుంటుంది ఇన్స్ట్రక్షన్స్ ను చేస్తుంది మరియు డేటాను తిరిగి ఉంచుతుంది అది ప్రాథమిక కంప్యూటింగ్ మోడల్ ఆబ్జెక్ట్ బేస్డ్ సిస్టమ్లో కంప్యూటింగ్ కంప్యూటింగ్ మోడల్ యొక్క ప్రాథమిక ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది మరియు ఇది 2 కారణాల వల్ల జరుగుతుంది ఒక కారణం ఏమిటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్ యొక్క చాలా పరిపక్వత తర్వాత దాని ఫలితంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ వచ్చింది ఇది అల్గోరిథమిక్ డికాంపొజిషన్ లేదా అల్గోరిథం ఆధారిత వ్యవస్థల రూపకల్పన వలె ప్రాచీనమైనది కాదు కాబట్టి మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ ప్రారంభించే సమయానికి మనకు వివిధ రకాలైన కంప్యూటింగ్ మోడల్స్ ఉన్నాయి వాటిలో కొన్ని పూర్తిగా వొన్యుమాన్ స్వభావంతో ఉన్నాయి మరికొన్ని ఫోర్ట్రాన్ వంటి కొన్ని భాషలను అనుసరిస్తాయి ఫోర్ట్రాన్ పాస్కల్ C C వంటి భాషలను అంగీకరిస్తాయి మరికొన్ని బహుళ ప్రాసెసర్లను కలిగి ఉండగలిగినప్పటికీ అవి వేర్వేరు షేర్డ్ మెమరీ మోడళ్లను కలిగి ఉంటాయి అవి కొన్ని రిమోట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చేయగలవు మరియు గడచిన కొన్ని సంవత్సరాలుగా వివిధ రకాల కంప్యూటింగ్ మోడల్స్ ఉద్భవించాయి కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ యొక్క ఇతర అంశం ఏమిటంటే నా కంప్యూటింగ్ మోడల్ ఏమిటో నేను డికంపోస్ చేస్తున్నాను మరియు నేను డికంపోస్ చేసినప్పుడు నేను కనీస అంచనాలు చేయాలనుకుంటున్నాను లేదా నా కంప్యూటింగ్ మోడల్ గురించి కనీస అంచనాలను నేను చెప్పాలి ఈ వ్యవస్థను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటో నేను కోరుకోవడం లేదు నాకు ఇంకా తెలియదు కాబట్టి నేను దానిని పెంటియమ్ 3 లో నడుపుతాను లేదా 8 కోర్లతో డెకాల్ ప్రాసెసర్పై అమలు చేస్తాను అని అనుకోవడం నాకు ఇష్టం లేదు అలాంటి అంచనాలు చేయడానికి నేను ఇష్టపడను కాబట్టి ఇది ఒక క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ మోడల్ అని నేను ఒక సాధారణ అంచనా చేస్తాను అది నా వద్ద స్వయంప్రతిపత్త ఏజెంట్ల ఆబ్జెక్ట్ ల అంటే ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 ఆబ్జెక్ట్ 3 ఆబ్జెక్ట్ 4 అలా సేకరణ ఉందని చెప్తుంది మరియు ప్రతి ఆబ్జెక్ట్ పై నేను చేయగలిగే కొన్ని ఆపరేషన్లు ఉన్నాయి కాబట్టి దీనిని సేవలుగా పిలుస్తారు ఈ ఆపరేషన్లు సంబంధిత ఆబ్జెక్ట్ లు అందించే సేవలుగా పిలువబడతాయి కాబట్టి ఇవి ఆబ్జెక్ట్ లు అందించే విభిన్నమైన సేవలు ఇప్పుడు ఇది పనిచేసే విధానం ఏమిటంటే ఏదైనా ఆబ్జెక్ట్ మరొక ఆబ్జెక్ట్ కు సందేశాన్ని పంపగలదు ఈ ఆబ్జెక్ట్ ఒకవేళ మనము లూప్లోకి మారినట్లయితే ఈ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ కు నేను మీ మెథడ్ ని లేదా మీ ఆపరేషన్ 21 ను ఉపయోగించాలనుకుంటున్నాను అని ఒక సందేశాన్ని పంపగలదు కాబట్టి ఇది నేను O2 కి వెళ్లాలనుకుంటున్నాను మరియు f21ను ఉపయోగించాలి అనుకుంటున్నాను వంటి సందేశాన్ని పంపుతుంది మరియు ఇవి ఈ f21 ఉపయోగించాల్సిన డేటా మరియు మొదలైనవి కాబట్టి ఏమి జరుగుతుంది అంటే O2 స్వీకరించినప్పుడు ఈ పద్ధతి ఆపరేషన్ ఏమైనప్పటికీ ఆ పద్ధతి ఆపరేషన్ ప్రారంభమవుతుంది అది నిర్వహించబడుతున్నప్పుడు o2 కు అవసరం కావచ్చు కనుక ఆబ్జెక్ట్ o1 యొక్క ఆపరేషన్ f12 యొక్క సహాయం నాకు అవసరం అని ఇది అనుబంధ డేటాతో f12 తో ఆబ్జెక్ట్ o1 కు సందేశాన్ని పంపుతుంది ఇవన్నీ ఒక ప్రత్యేక గమనికలో ఒకేసారి జరుగుతుండగా o4 ఒక ఆపరేషన్ f22 చేయడం కోసం o2 కు మరొక అభ్యర్థనను పంపించి ఉండవచ్చు మరియు ఇవన్నీ సొంత గమన వేగం సొంత స్వతంత్రత తో జరుగుతూనే ఉంటాయి మరియు ఇది క్లయింట్ సర్వర్ మోడల్గా తెలియ బడుతుంది ఇది ఎందుకు అభ్యర్థించేది ఎవరైనా ఉదాహరణకు ఇక్కడ ఒకవేళ O3 అభ్యర్థిస్తుంది కాబట్టి మనము ఇక్కడ క్లయింట్ అని చెబుతాము మరియు ఎవరు అభ్యర్థించబడుతున్నారో O2 దీనిని సర్వర్ అంటారు కాబట్టి మీరు చెప్పినట్లుగా మనము చెప్పినట్లుగా మానవ అమ్మకందారుల కోసం సేవలను అడిగే విధంగా క్లయింట్ ఒక ఆబ్జెక్ట్ నుండి సేవను అడుగుతుంది ఇప్పుడు క్లయింట్గా నిర్దిష్ట వస్తువు లేదు సర్వర్గా నిర్దిష్ట వస్తువు లేదు అది ఏది ఏ మోడ్లో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది సందేశం అభ్యర్థన పంపినప్పుడల్లా సేవలను అభ్యర్థిస్తున్న పంపినవారు క్లయింట్ మరియు సేవను అందించే రిసీవర్ సర్వర్ మరియు ఇది పూర్తిగా పంపిణీ చేయబడిన పద్ధతిలో జరుగుతుంది కాబట్టి మీరు ఏదో ఒక కంప్యూటింగ్ వ్యవస్థను ఏదో ఒక వాస్తవిక వ్యవస్థను మీరు ఈ స్వయంప్రతిపత్త ఏజెంట్లు లేదా ఆబ్జెక్ట్ లను కలిగి ఉన్నమరియు సందేశాలను పంపించడానికి కొంత విధానం ఉన్న ఏదో ఒక అమలు చేయగల వ్యవస్థను కలిగి ఉన్నంతవరకు క్లయింట్ సర్వర్ మోడల్ ను మీరు అమలు చేయగలుగుతారు కాబట్టి మనం మాట్లాడే ఏవైనా ఖచ్చితమైన పదాలు ఒకవేళ C అని చెబితే ప్రాథమికంగా ఆబ్జెక్ట్ లు క్లాసుల యొక్క ఇన్స్టాన్స్ లు గా ఉంటాయి మరియు సందేశాలను పంపడం అనేది వాస్తవానికి ఫంక్షన్లను ఇన్వోక్ లేదా కాల్ చేయడం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది కొంచెం చర్చించినట్లు ప్రాథమిక నమూనా తద్వారా మనం ముందుకు వెళ్లి సంక్లిష్ట వ్యవస్థలు ఎలా రూపకల్పన చేయబడుతున్నాయో మరింత ఎక్కువగా చేస్తూనే ఈ ప్రత్యేక నమూనాను నేపథ్యంలో కలిగి ఉంటాము కాబట్టి మనము అల్గోరిథమిక్ డిజైన్ అల్గోరిథమిక్ డికాంపొజిషన్ మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ యొక్క ప్రాథమిక అంశాలు చర్చించాము మరియు ఆ చారిత్రక పరిణామం ఆధారంగా అవి ఎలా పోలి ఉంటాయో పరిశీలిస్తాము